10 గంటల ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులో లెక్చర్ నంబర్ 10కి స్వాగతం ఈరోజు మనం మోడ్యూల్ 3ని మొదలు పెడదాం దీనిలో మనం సాధారణ బయో రియాక్టర్ ఆపరేటింగ్ ఎలా చేయాలనే దానిని విశ్లేషిద్దాం ఇక్కడ స్క్రీన్ని పెద్దది చేయనివ్వండి ఇంతకు ముందు మాడ్యూల్ లో మనం చూసిన సాధారణ బయో రియాక్టర్ ఆపరేటింగ్ మోడ్ లను మనం గుర్తు చేసుకుందాం ఆపరేటింగ్ మోడ్ యొక్క మొదట బ్యాచ్ ను చూసాము ఒక బ్యాచ్ అంటే ప్రతి దాన్ని మనం యాడ్ చేస్తాం అలాగే ప్రతి సారి మొదలైయ్యే టప్పటికే అది ఉంటుంది ఇది కూడటం కాదు తీసివేయడమూ కాదు ఈ ప్రక్రియ అంతా బ్యాచ్ రియాక్టర్ లోపల ఏమి కూడటం కానీ తీసివేయడం కానీ లేకుండా జరుగుతుంది బ్యాచ్ సమయం ముగిసిన తర్వాత దానిలోని వస్తువులను బయటకు తీసి ప్రాసెసింగ్ చేస్తారు ప్రతిదీ జోడించబడిన తరువాత బ్యాచ్ సమయం ప్రారంభం అవుతుంది మరియు దానిలోని వస్తువులను తొలగించడానికి ముందు బ్యాచ్ సమయం ముగుస్తుంది ఇది బ్యాచ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ నిరంతరంగా పనిచేసే విధానాన్ని కూడా మనం చూశాం ఎప్పుడైతే కంటిన్యూస్ స్ట్రీమ్ ఉంటుందో అదే ప్రవాహం బయో రియాక్టర్ బయట కూడా ఉంటే ప్రక్రియ ఏకకాలంలో కంటిన్యూస్ స్ట్రీమ్ లా జరుగుతుంది బ్యాచ్ మరియు కంటిన్యూస్ ఈ రెండింటి మధ్య మనకు ఫెడ్ బ్యాచ్ ఉంటుంది అక్కడ బ్యాచ్ను మొదలు పెడతాం అప్పడు మీకు ఇంటర్మీటెంట్ ఫీడింగ్ లేదా ఇంటర్మీటెంట్ రిమూవల్ లేదా కంటిన్యూస్ ఫీడింగ్ మరియు కంటిన్యూస్ రిమూవల్ కూడా వచ్చే అవకాశం ఉంది కంటిన్యూస్ గా లోపలికి మరియు కంటిన్యూస్ంగా బయటకు ఏకకాలంలో ఏ రెండు జరిగినా దానిని ఫెడ్ బ్యాచ్ అంటారు సాధారణ బయో రియాక్టర్ ఆపరేటింగ్ మోడ్స్ మూడు రకాలు అవి బ్యాచ్ కంటిన్యూస్ మరియు ఫెడ్ బ్యాచ్ ఇప్పడు వీటి యొక్క ప్రాథమిక విశ్లేషణను మనం చూద్దాం ఈ విశ్లేషణ డిజైన్కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సాయ పడుతుంది ప్రశ్నలు ఎలా ఉంటాయంటే మనకు కావాల్సిన నిర్థిష్ట లక్ష్యం కోసం ఎంత కాలం బయో రియాక్టర్ ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా ప్రశ్నలుంటాయి ఇది చాలా ప్రాథమికమైన డిజైన్కు సంబంధించిన ప్రశ్న విశ్లేషించడం ద్వారా దీనికి సమాధానం చెప్పవచ్చు ఈ ఉపన్యాసంలో మనం బ్యాచ్ బయోరియాక్టర్ పై దృష్టి కేంద్రీకరిద్దాం ఈ బ్యాచ్ బయోరియాక్టర్ ను మనం మొదట ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఇది చాలా సాధారణ విధానం మరిముఖ్యంగా పరిశ్రమల్లో తరచుగా వాడుతారు ఇది చాలా శక్తివంతమైనది సరళమైనది కానీ శక్తివంతమైనది ఇతర విధానాలతో పోలిస్తే దీనిని ఆపరేట్ చేయడం తేలిక అందుకే పరిశ్రమల్లో ఈ బ్యాచ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ కు ప్రాధాన్యత ఇస్తారు ఇక్కడ మీకు చూపిస్తున్నది మా ల్యాబ్ నుంచి తీసుకున్న మా సొంత డేటా ఇది టోటల్ సెల్ కాన్సంట్రేషన్ చాలా కాలం క్రితం టోటల్ సెల్ కాన్సంట్రేషన్ మరియు వయబుల్ సెల్ కాన్సంట్రేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం గుర్తుచేసుకోండి ఇది మొత్తంసెల్ కాన్సంట్రేషన్ దీనిని మనం ఓడీ అని పిలిచే దాని ద్వారా లెక్కించాం సెల్స్ ను వెదజల్లి తిరిగి మళ్లీ క్రమపరిచి దీనిని ఓడీ నుంచి గ్రామ్ పర్ లీటర్లోకి మార్చడానికి ఈ క్యాలిబ్రేషన్ కర్వ్ నియోగించాం నాకు తెలిసినంతవరకు ఇది గ్జాన్తోమోనస్ క్యామ్పెస్ట్రిస్ అంతేకదా నేను కేవలం ఒక ప్రతినిధి బ్యాచ్ పెరుగుదల తీసుకున్నాను y అక్షంపై మొత్తం సెల్ కాన్సంట్రేషన్ గ్రామ్ పర్ లీటర్లలో ఉంటుంది అలాగే పెరుగుదల కాలం x అక్షంపై ఉంటుంది మనం 5 6 గంటలు గమనిద్దాం మొత్తం కణ గాఢతలో ఎలాంటి మార్పు లేదు 6 గంటల సమయానికి మాస్ కాన్సంట్రేషన్పెరగడం మొదలవతుంది అలా 28 గంటల వరకు పెరుగుతుంది అది సమానంగా పెరుగుతుంటుంది సెల్ కాన్సంట్రేషన్ లో ఎలాంటి మార్పు లేని ప్రాథమిక దశను మొత్తం సెల్ కాన్సంట్రేషన్ ను ల్యాగ్ ఫేజ్ అని అంటారు సెల్ కాన్సంట్రేషన్ వేగంగా మారే ప్రాంతాన్ని లాగ్ ఫేజ్ అని అంటారు మనం కారణాన్ని కొంత సమయం తరువాత చూద్దాం అప్పుడు అది ఒక స్టేషనరీ ఫేస్ చేరుకుంటుంది అక్కడ ఇంక సెల్ కాన్సంట్రేషన్ పెరగదు దీనికి కొంచెం భిన్నంగా మార్పు చెందే స్థితిలోనూ జీవించగల ఒకే జీవి కణ గాఢత ప్రోఫైల్ను మనం ఇప్పడు చూద్దాం ఇక్కడ మార్పు చెందే స్థితిలోని సెల్ కాన్సంట్రేషన్ను గ్రామ్ పర్ లీటర్గా ఇవ్వడం జరిగింది టైంను గంటల్లో తీసుకున్నాం ఇది మొత్తం సెల్ కాన్సంట్రేషన్ స్కేల్ కూడా 0 నుంచి 3 వరకు ఉంటుంది కానీ ఇది మార్పు చెందే సెల్ కాన్సంట్రేషన్ ఇది చాలా వరకు ప్లాంటింగ్ పద్ధతి గ్జాన్తోమోనాస్ ప్లాంటింగ్ పద్ధతి ద్వారా తీసుకొచ్చాం మనం ఇప్పటి వరకు చూసిన విధంగా ఇక్కడ మొత్తం సెల్ కాన్సంట్రేషన్ మార్పు చెందే సెల్ కాన్సంట్రేషన్తో ఓవర్ ల్యాప్ అవుతుంది ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నంత వరకు ఓవర్ ల్యాపింగ్ మంచిగా ఉంటుంది దాదాపు 40 గంటల తర్వాత మనం ఊహించిన విధంగానే అది తగ్గిపోవడం మొదలవుతుంది ఎందుకంటే మార్పు చెందే సెల్ కాన్సంట్రేషన్ ఇక్కడ పడిపోయే అవకాశం ఉంది కొద్ది సేపటి తర్వాత స్టేషనరీ ఫేస్ నుంచి డెత్ ఫేస్ లోనికి ప్రవేశిస్తుంది అది మార్పు చెందే సెల్ కాన్సంట్రేషన్ ప్రోఫైల్లో మనకు కనిపిస్తుంది అయితే మొత్తం సెల్ కాన్సంట్రేషన్ ప్రోఫైల్లో ఎక్కువ సేపు కనబడదు ఇదే వాస్తవ సమాచారం కాబట్టి అది ఒక సులభమైన బ్యాచ్ అక్కడ ఒక లిమిటింగ్ సబ్ స్ట్రేట్ ఒక ప్రధాన సబ్ స్ట్రేట్ ఉండొచ్చు మరియు కణాలు ఆ సబ్ స్ట్రేట్ ను ఆధారం చేసుకుని గ్లూకోజ్లా పెరుగుతాయి మరోక రకమైన పెరుగుదల ఉంది కొన్ని సార్లు దానిని డయాక్సిక్ పెరుగుదల అంటారు మరికొన్ని సందర్భాల్లో డయాక్సి అని కూడా పిలుస్తారు ఇది ప్రధానంగా ఒకటి తర్వాత మరొక సబ్ స్ట్రేట్ ని వినియోగించడం ద్వారా ఉత్పన్నమవుతాయి ఒకటి తర్వాత ఒకటి అదే సీక్వెన్షియల్ వినియోగం ఉదాహరణకు గ్లూకోజ్ మరియు లాక్టోజ్ల మిశ్రమం ఉందనుకుంటే దానిని ఎస్కెరిసియా కోలి వంటి సాధారణ జీవులు అని మనం అనుకుందాం అప్పుడు లాక్టోజ్ కన్నా గ్లూకోజ్ తీసుకుని దానిని మొదటగా వాడుకుంటుంది ఇది జరగడానికి అందరికీ తెలిసిన వ్యవస్థ అందుబాటులో ఉంది అణుపరమైన మాటల్లో దీనిని లాక్ ఓపెరాన్ అంటారు మనం దీనిని లోతుగా విశ్లేషించడం లేదు కోలిలో ఇది ఎందుకు జరుగుతుంది అనేది మనకు బాగా అర్థమైంది ఏదేమైనా మన ప్రయోజనాల కోసం గ్రోత్ రేట్ ఇలా కనిపిస్తుంది మనం మొత్తం సెల్ కాన్సంట్రేషన్ x ను టైంకి వ్యతిరేకంగా ప్లాట్ చేస్తే మొదట ల్యాగ్ ఫేజ్లో ఉంటుంది ఆ తర్వాత లోగ్ ఫేజ్లోకి ఆపై స్థిరమైన ఫేజ్లోకి వస్తుంది నిజానికి ఇది సెకండరీ ల్యాగ్ ఫేజ్ ఆ తర్వాత గ్రోత్ కనిపిస్తుంది ఇక్కడ మనం గ్లూకోజ్ లక్టోజ్ లను మనం విశ్లేషిస్తే గ్లూకోజ్ మొదట వాడబడినట్లు తెలుస్తుంది ఆ తర్వాత లాక్టోజ్వాడబడుతుంది ఇప్పుడు మీరు గ్రోత్ రేట్ను చూస్తే దాని నుంచి బయటకు వచ్చి దానిని ఎలా పొందాలో గమనిస్తే గ్రోత్ రేటు లాక్టోజ్ కన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉంది గ్లూకోజ్ యొక్క స్పెసిఫైడ్ గ్రోత్ రేటు లాక్టోజ్ యొక్క స్పెసిఫైడ్ గ్రోత్ రేటు కన్నా ఎక్కువగా ఉంటుంది ఇది సామన్యంగా జరిగే విధానం ఎంచుకున్న సబ్ స్ట్రేట్ ను మొదట తీసుకుంటుంది అది కూడా ఎక్కువ గ్రోత్ రేటు కల్గి ఉంటుంది స్పెసిఫైడ్ గ్రోత్ రేటు వేరే సబ్ స్ట్రేట్ను అనుకరిస్తుంది దీనిని కూడా మనం చూశాం దీనిని పరిచయ కోర్సుల్లోనే తెలుసుకోవడం ఉత్తమం మనం చెప్పకున్నట్లుగా ఇది మన విశ్లేషణ ఇప్పుడు మనం సరళమైన బ్యాచ్ గ్రోత్ను చూద్దాం ఇప్పటికే దీని గురించి మనం చూశాం ఒక జీవి ఒక సబ్ స్ట్రేట్ ఒక లిమిటింగ్ సబ్ స్ట్రేట్ ఇంకా చాలా చూశాం వాస్తవ సమాచారం ఆధారంగా మనము బ్యాచ్ ఎదుగుదలను చూశాం మాస్ కాన్సంట్రేషన్ వర్సెస్ టైం ఒక ల్యాగ్ ఫేజ్ లోగ్ ఫేజ్ మరియు స్థిరమైనస్టేషనరీ ఫేజ్ అలాగే మీరు మార్పు చెందే స్థితిలోనూ జీవించగల సెల్ కాన్సంట్రేషన్ ను కూడా ప్లాట్ చేస్తే అప్పుడు మీరు డెత్ ఫేజ్ను కూడా చూడవచ్చు అక్కడ మార్పు చెందే స్థితిలోనూ జీవించగల మాస్ కాన్సంట్రేషన్ పడిపోతుంది అక్కడే కనిపించే పెద్ద రేఖ టోటల్ సెల్ కాన్సంట్రేషన్ చుక్కలతో కనిపిస్తున్న రేఖ మార్పు చెందే స్థితిలోనూ జీవించగల సెల్ కాన్సంట్రేషన్ సూచిస్తుంది ఇప్పుడు బయోరియాక్టర్ బ్రోత్లోని మాస్ బాలన్స్ ఆన్ సెల్స్ చేద్దాం బయో రియాక్టర్ బ్రోత్ మనం వ్యవస్థలో తీసుకోబోతున్న బయోరియాక్టర్లోని ఒక ద్రవం దీని ద్వారానే మనం మాస్ బాలన్స్ ఆన్ సెల్స్ చేయబోతున్నాం ఇది మా సమీకరణం దీనిని మనం మాడ్యూల్ 1 నుంచి చూస్తున్నాం ఇవి మాస్ రేట్లు ఇన్ పుట్ యొక్క మాస్ మైనస్ అవుట్ పుట్ యొక్క మాస్ ప్లస్ ఉత్పత్తి రేటు మైనస్ రేటు వినియోగం యొక్క మాస్ కూడబెట్టిన మాస్కి సమానంగా ఉంటుంది కణాలపై మనం సంతులనం చేస్తున్నాం కనుక బ్యాచ్ బయోరియాక్టర్ లోని కణాల మాస్ కొరకు దీనిని ఇలా రాస్తున్నాం ri rorg rcddt ఇది బ్యాచ్ కనుక ఈ దశ మొత్తానికి కేవలం పెరుగుదలను మాత్రమే పరిగణనలోకి తీసుకుందాం మరో విధంగా చెప్పాలంటే మనం పరిగణనలోకి తీసుకోబోయే దశలో మరణం లేదు ఇన్ పుట్ రేటు లేదు అవుట్ పుట్ రేటు లేదు ఎందుకంటే ఇది బ్యాచ్ కనుక ఇదే బ్యాచ్ యొక్క ప్రాథమిక నిర్వచనం మరియు ఇక్కడ మరణం లేదు అలాగే కసెల్స్ యూసేజ్ కూడా లేదు అందువల్ల r i r o మరియు r c లు 0 వీటి మొత్తం రేట్లు కూడా సున్నా అందువల్ల మాస్ బేసిస్ గ్రోత్ రేట్ అయిన r g ఇక్కడ d m dtకు సమానం అవుతుంది rgddt మాస్ కాన్సంట్రేషన్ పరంగా m ను ఇక్కడ మార్చినట్లైతే సెల్ కాన్సంట్రేషన్ ను మనం తేలికగా లెక్కించవచ్చు మనం విషయాలను లెక్కించిన పరిమాణాలపరంగా రాయాలని అనుకుంటున్నాం ఎందుకంటే అవి లెక్కించబడతాయి మరియు నిర్ణయాలు తీసుకోవడానికి వాటిని ఉపయోగించవచ్చు కనుక r g మాస్ బేస్డ్ d d t ఆఫ్ m కాగా దీనిని x ఇన్టూV గా రాయవచ్చు మాస్ కాన్సంట్రేషన్ అనేది యూనిట్ వాల్యూం రెట్లు సెల్ మాస్ లేదా m గా ఉండే బ్రోత్ మాస్ rgddtdxVdt మరియు బ్యాచ్ పెరుగుదల విషయంలో బ్యాచ్ యొక్క ఘనపరిమాణంలో ఎలాంటి మార్పు లేదు ఇక్కడ ఏమి చేర్చలేదు బ్యాచ్ నుంచి వస్తువులను తీసివేయలేదు లేదా బ్యాచ్ నుంచి దూరంగా తీసుకువెళ్ల లేదు అందువల్ల పరిమాణం స్థిరంగా ఉంటుంది ఘనపరిమాణం ఒక కాన్స్టాంట్ అయితే కాలంతో అది మారదు అందువల్ల Vని ఇక్కడ కాన్స్టాంట్ గా తీసుకోవచ్చు డెరివేటివ్ ఇలా ఉంటుంది ఇది V రెట్లు d dt అవుతుంది rgddtVdxdt ఇప్పుడు ఒకవేళ r x అనేది వాల్యూమెట్రిక్ ప్రోపోస్డ్ రేటు అయితే మళ్లీ అవి నేరుగా లెక్కించబడతాయి కాబట్టి వాటిని మనం అలానే రాద్దాం అప్పుడు r x ఇన్టూ V అనేది r gకు సమానం అవుతుంది ఇది కాన్సంట్రేషన్ లేదా వాల్యూమెట్రిక్ ఆధారంగా దాని రేటు మరోవిధంగా చెప్పాలంటే కాలంతో పాటు సెల్ కాన్సంట్రేషన్లో మార్పు రేటే r x అందువల్ల చేంజ్ రేటు సెల్ కాన్సంట్రేషన్ సమయాలు మాస్ మార్పు రేటు మాస్ యొక్క మార్పు రేటు కాదు మాస్ యొక్క కాన్సంట్రేషన్ రేటు కాదు అందువల్ల R x రెట్లు V r gకు సమానం అవుతుంది మరియు ఇక్కడ నుంచి V d x dtకు సమానం అవుతుంది కనుక మనం దీనిని మరియు ఈ r x ని సమానం చేసినట్లయితే అది d x dt అవుతుంది 〖rxVrgVdxdt rxdxdt అందువల్ల బ్యాచ్ బయోరియాక్టర్ యొక్క ప్రత్యేక సందర్భంలో వాల్యూంట్రిక్ రేటు పోగుచేయబడినసెల్ కాన్సంట్రేషన్ రేటుకు సమానం అవుతుంది ఇది మనం ఇప్పటికే ఒక ప్రత్యేక సంతులనం గా చూశాం అలాగే స్కూలులో మీకు పరిచయం చేయబడ్డ విధానం కూడా ఇదే అని చెప్పాం మరియు ఇది బ్యాచ్ కేస్ కు మాత్రమే పరిమితం మరియు దానిని ముందుకు తీసుకెళ్లవద్దు నిరంతర ప్రక్రియల గురించి చర్చించినప్పుడు ఈ విషయం స్పష్టమవుతుంది ఎక్కడైతే రేటు అనేది పోగు చేయబడిన రేటుకు సమానం అవుతోందో అక్కడ రేటు అనే విషయం చాలా సాధారణం అది కూడా ఒక్క బ్యాచ్ వ్యవస్థకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది బ్యాచ్ ఎదుగుదలను వివరించడానికి ఈ మోడల్ ఉపయోగించవచ్చు అయితే విడివిడిగా మాత్రమే ఇవి ఇప్పటి వరకు మనం చూసిన బ్యాచ్ ఎదుగుదలలో వివిధ భాగాలు మాత్రమే సెల్ కాన్సంట్రేషన్ కు సమయానికి మధ్య వ్యత్యాసం ఒక ల్యాగ్ లోగ్ మరియు స్టేషనరీ దశ ల్యాగ్ ఫేజ్ లో mu అనేది 0 అలాగే D x dt అనేది కూడా0 అని మీకు తెలుసు ఇక్కడ సెల్ కాన్సంట్రేషన్ లో ఎలాంటి మార్పు ఉండదు ఇక్కడ ఉన్న లోగ్ ఫేజ్ లో ఇప్పటి వరకు మనకు కనిపించిన విధంగా MU ఒక స్టేబుల్ గా ఉంటుంది మరియు స్టేషనరీ ఫేస్ లో మళ్లీ సెల్ కాన్సంట్రేషన్ రేట్ ఎలాంటి మార్పు ఉండదు అందువల్ల mu అనేది 0 లేట్ లాగ్ ఫేజ్ ఎర్లీ లాగ్ ఫేజ్ లేదా ఎర్లీ స్టేషనరీ ఫేజ్ మధ్య కొన్ని దశలు ఉంటాయి ఇక్కడ వాటిని అలానే పిలుస్తారు ఈ దశలను ఈ డెరివేటివ్ ద్వారా స్పష్టంగా వివరించలేము అయితే వాటిని తెలుసుకోవడం లేదా మన చివరల్లో డిజైన్ నిర్ణయాలు తీసుకోవడం కొరకు వాటిని వివరించాల్సిన అవసరం కూడా లేదు అందువల్ల వాటిని మనం లోతుగా విశ్లేషించడంలేదు అయితే వాటితో పనిచేయడానికి కొన్ని మార్గాలు న్నాయి గణిత శాస్త్ర పరంగా వాటిని చూపిండానికి కొన్ని పద్ధతులున్నాయి అయితే ఈ కోర్సులో మనం వాటి గురించి లోతుగా వెళ్లట్లేదు ఇప్పుడు మనం లోగ్ ఫేజ్ ని మాత్రమే పరిగణలోకి తీసుకుందాం ఈ విషయంపైనే మనం దృష్టి సారించబోతున్నాం మనం ముందుకు వెళ్తున్న కొద్దీ ఇలా తీసుకోడానికి గల కారణం మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ లోగ్ ఫేజ్ లో mu అనేది ఒక కాన్స్టాంట్ అందువల్ల dx dt అనేది mu xకి సమానం mu ఇక్కడ ఒక కాన్స్టాంట్ గా తీసుకోవచ్చు dxxμdt ఈ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియనల్ ఈక్వేషన్ను మనం తీసుకుంటే మీకు ఈ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియనల్ ఈక్వేషన్ కు ప్రాథమికంగా కనీసం 1 అనేది అవసరం అ నేది మీకు తెలుసు అందువల్ల ప్రాథమిక స్థితి t t 0కు సమానం అవుతుంది ఇది లోగ్ ఫేజ్ యొక్క ప్రారంభం ఇది బ్యాచ్ యొక్క ప్రారంభం కాదు ఇది లోగ్ ఫేజ్ యొక్క ప్రారంభంసెల్ కాన్సంట్రేషన్ x 0 ఈ x 0 అనేది బ్యాచ్ యొక్క ప్రారంభంలో గాఢతకు చాలా భిన్నంగా ఏమి ఉండకపోవచ్చు అయితే కొన్నిసార్లు తేడా ఉండవచ్చు అది పెద్దగా మారదు కానీ కొద్దిగా మారే అవకాశం ఉంది అందువల్ల మీరు దానిని అలాగే ఉంచాల్సిన అవసరం ఉంది x 0 అంటే ఏమిటో స్పష్టత కలిగి ఉండాలి ఎందుకంటే ఈ మోడల్ లో MU కాన్స్టాంట్ ఒక్క లోగ్ ఫేజ్ కు మాత్రమే వర్తిస్తుంది మిగిలిన ఫేజ్లకు వర్తించదు కాబట్టి మనం ఈ సమీకరణాన్ని పరిష్కరించడానికి వెళితే కేవలం కొన్నిస్టెప్స్లోనే చూడొచ్చు నేను ఇక్కడ ఆ స్టెప్స్ను రాశాను dxxμdt రెండు వైపులా ఇంటిగ్రేట్ చేస్తే మనం ఇంటిగ్రల్ dx by x ను ln x గా పొందుతాము మరియు ఇక్కడ ఇది నేరుగా mu t ప్లస్ c అనేది డిఫినెట్ఇంటిగ్రల్ గా ఉంటుంది dxxμdt ln x μtc ప్రాథమిక కండిషన్ ని మనం ఇక్కడ కలిగి ఉన్నాం ఇక్కడ c విలువను కొనుగొనడానికి ప్రాథమిక కండిషన్ను టైం t అనేది t 0 x అనేది x 0 అందువల్ల x యొక్క ln అనేదిmu t 0 ప్లస్ c లేదా c యొక్క ln x 0 మైనస్ mu ఇన్టూ 0కు సమానం అవుతుంది ఇది మన c ln x0 μt0c అందువల్ల మీరు ఇక్కడ సమీకరణంలో దానిని తిరిగి ప్రతిక్షేపిస్తే పరిష్కారం ఇలా కనిపిస్తుంది ln xx0μt t0 మనం రెండు వైపులా ఒకే విధమైన పదాలను కలిపితే అప్పుడు x మైనస్ ln యొక్క x నాట్ అవుతుంది అది ఇలా మారుతుంది ln x μtln x0 μt0 అప్పుడు x దీనికి సమానం అవుతుంది ln xx0μt t0 ఇది కాలంతో పాటుసెల్ కాన్సంట్రేషన్ xలో తేడా యొక్క వివరణ కాగా ఇది ఎక్స్పోనెన్షియల్ మరియు ఇది లోగ్ ఫేజ్ దీనిని ఒక లాగరిథమిక్ ఫేజ్ అంటారు ఇది దీనికి సంబంధించిన ది లేదా ఎక్స్పోనెన్షియల్ ఎదుగుదల దశ ఇది వాస్తవానికి కాలంతో పాటు సెల్ కాన్సంట్రేషన్ యొక్క తేడాను వివరిస్తుంది అందుకే దీనిని లోగ్ ఫేజ్ అని అంటారు కావాల్సిన సెల్ కాన్సంట్రేషన్ ను చేరుకోవడానికి పట్టే సమయాన్ని కనుగొనడానికి ఈ సమీకరణాన్ని ఉపయోగించవచ్చు అది స్ట్రెయిట్ ఫార్వార్డ్ డిజైన్ అప్లికేషన్ ఒక వేళ ప్రమాణాలు mu t నాట్ ల్యాగ్ ఫేజ్ టైం మరియు x నాట్ అనేది లోగ్ ఫేజ్ ప్రారంభంలోని గాఢత ప్రాథమిక కణ గాఢతకు మరీ అంత వ్యత్యాసం ఏమి ఉండదు బ్యాచ్ మొదలైనప్పటి నుంచి t అనేది xను చేరుకునే మొత్తం సమయాన్నిమనం ఊహించవచ్చు ఇది 1 బై mu ln యొక్క x బై x నాట్ గత విషయం నుంచి దీనిని మనం పొందుతాము 1 బై mu ln యొక్క x బై x నాట్ t నాట్ అనేది సున్నాగా తీసుకుని దానికి టీ నాట్ను కూడితే మనకు బ్యాచ్ ల్యాగ్ పేజ్ దగ్గర ఎంత సమయం గడపింది అనేది తెలుస్తుంది అందువల్ల ఇక్కడ ల్యాగ్ టైం అనేది x 0 నుంచి x చేరుకోడానికి పట్టే లాగరిథమిక్ గ్రోత్ టైం ఇదే మొత్తం బ్యాచ్ యొక్క సమయంగా పరిగణించవచ్చు ఒకవేళ మనం ఒక నిర్ధిష్ట కణ గాఢత xని చేరుకోవడానికి ఆసక్తి కనబరిస్తే ఇది సుమారు x సున్నా యొక్కసెల్ కాన్సంట్రేషన్ తో ప్రారంభం అవుతుంది ల్యాగ్ దశలో కణ గాఢతలో ఎలాంటి మార్పు లేదని నేను ఊహిస్తున్నాను 1ln xx0t0t దీని తర్వాత ఈ సమస్యను కేటాయించనివ్వండి దీనిని ఇలా కొనసాగిద్దాం మనము ఈ ఉపన్యాసాన్ని పూర్తి చేయడానికి మరి కొంత జోడించాలనుకుంటున్నాను ఈ లెక్బర్ పూర్తయ్యే సమయానికి బ్యాచ్ రియాక్టర్ విశ్లేషణలో కొంత సాధన చేయించాలని భావిస్తున్నాను బయో రియాక్టర్లో ఒక సమస్యను గుర్తించాము అదేంటే ఇనోక్యులమ్ గాఢత లీటరుకు 0 5 గ్రాములు ఇది ప్రైమరీ సెల్ కాన్సంట్రేషన్ ఈ పరిస్థితుల్లో ల్యాగ్ దశ సాధారణంగా 20 నిమిషాలపాటు ఉంటుంది లాగ్ ఫేజ్ యొక్క ప్రారంభంలో ఉండేసెల్ కాన్సంట్రేషన్ పెద్ద భిన్నంగా లేదని భావించిన తరువాత ప్రతి లీటరుకు 4 గ్రాములకు చేరుకోవడానికి పట్టే సమయాన్ని అంచనా వేయండి ఈ పరిస్థితుల్లో ఈ జీవి యొక్క నిర్ధిష్ట గ్రోత్ రేటు 0 5 గంటల లాగ్ ఫేస్ లో ఉంటుంది లోగ్ ఫేజ్ లో కణ గాఢత రెట్టింపు చేయడానికి పట్టే సమయం ఎంత ఇది సమస్య దయచేసి దీనిని పరిష్కరించండి ఇది ఇంతకు ముందు ఉత్పన్నమైన డిరైవ్డ్ ఈక్వేషన్ మనం తరువాత ఉపన్యాసంలో పరిష్కారాన్ని చూద్దాం మనం ఇప్పుడు ప్రాథమిక విశ్లేషణ కొనసాగిద్దాం ఇప్పటివరకు మనం నిర్ధిష్ట వృద్ధి రేటు mu పై సబ్ స్ట్రేట్ యొక్క ప్రభావం గురించి ఆలోచించలేదు తగినంత సబ్ స్ట్రేట్ ఉందని మనం ఊహించాం తద్వారా mu అనేది m తో సమానం అవుతుంది మీకు Mu వర్సెస్ Sఅని మీకు తెలుసు Mu ప్రారంభ దశల్లో మారినప్పుడు S కూడా మారుతుంది ఆ తర్వాత సబ్ స్ట్రేట్ అనేది ఒక లెవల్ను దాటినప్పుడు అది ఒక స్థిర విలువ లేదా ఊహజనితమైన mu m విలువకు చేరుకుంటుంది మనం చాలినంత సబ్ స్ట్రేట్ ఎప్పుడూ ఉంటుందని ఊహించాము అందువల్ల మనం ఎప్పుడూ నిర్థిష్ట గ్రోత్ రేటుకు mu m దగ్గర ఉంటాం ఇది మనం చూసినట్టుగా ఎప్పుడే ఇలాగే జరగాలని ఏమి లేదు ఇది వ్యత్యాసాన్ని గణితపరంగా చూపించే విధానం Sతో MU యొక్క వైవిధ్యం మోనోడ్ నమూనా ప్రకారం నిర్దిష్ట వృద్ధి రేటు అనేది mu m రెట్లు s బై Ks ప్లస్ S ఉంటుంది μ μ m SK SS ఈ వ్యత్యాసం వృద్ధి రేటును ప్రభావితం చేస్తుంది అందువల్ల ఇది ఒక నిర్దిష్ట కణ గాఢతను సాధించడానికి పట్టే సమయాన్ని అది చివరికి ఒక నిర్దిష్ట కణ గాఢతను సాధించడానికి పట్టే సమయాన్ని ప్రభావితం చేస్తుంది అది సాధ్యమైతేనే ఒకవేళ మనం లోగ్ ఫేజ్ కొరకు సబ్ స్ట్రేట్ యొక్క ప్రభావాన్ని జోడిస్తే mu అనేది mu m S బై K s ప్లస్ Sతో భర్తీ చేయబడుతుంది కాబట్టి dx dt అనేది mu xకి సమానం ఇదే చెల్లుబాటు అవుతుంది ఇక్కడ mu అనేది సబ్ స్ట్రేట్ యొక్క ప్రభావంతో భర్తీచేయబడింది సబ్ స్ట్రేట్ ప్రభవాన్ని మనం దీనితో జతచేయడానికి mu m S క్షమించండి K s ప్లస్ S dxdtmSKSSx ఇప్పుడు విశ్లేషణను సులభతరం చేయడం కోసం రెండు సందర్భాలను పరిశీలిద్దాం మొదటి సందర్భం K విలువ కంటే సబ్ స్ట్రేట్ కాన్సంట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది S≫KS ఈ K అనేది మనకు వచ్చిన అర్థ గరిష్ట గ్రోత్ రేటులోని సబ్ స్ట్రేట్ కాన్సంట్రేషన్ అని గుర్తు చేసుకోండి ఇక్కడ మనం ఏమి చెబుతున్నాం అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో అక్కడ సబ్ స్ట్రేట్ కాన్సంట్రేషన్ K s కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పరిస్థితిని మనం మొదటి పరిశీలించబోతున్నాం ఆ పరిస్థితిలో S అనేది దాదాపు K s సమానంగా ఉంటుంది గణితపరంగా అది ఎలా జరుగుతుందో నేను చెబుతాను Ks మరియు S అవి హారంలో జోడించబడతాయి S అనేది చాలా ఎక్కువ అయితే K కంటే చాలా ఎక్కువ ఉదాహరణకు K 1 మరియు S అనేది 1000 హారంలో 1000 అయినా హారంలో 1001 అయినా ఈ mu యొక్క విలువకు పెద్దగా తేడా ను కలిగించదు అందువల్ల మీరు K s ప్లస్ s లను కేవలం Sతో మాత్రమే భర్తీ చేయవచ్చు ఒకవేళ S లు ఎక్కువగా ఉన్నట్లయితే K s కంటే చాలా ఎక్కువగా ఉంటుంది మనం S ద్వారా డినామినేటర్ ని మార్చినట్లయితే S ద్వారా మీకు mu m s బై S వస్తుంది S S రద్దు చేయబడుతుంది ఇక కేవలం MU m మాత్రమే మిగిలి పోతుంది అదే ఇక్కడ చూపించబడింది ఒకవేళ S≫KS then mSKSSmSSm ఇది ఇంతకు ముందు దాని వలెనే ఒక మార్పుఏమిటంటే dx dtకి mu x సమానములు అని చెప్పడానికి బదులుగా మనము నేరుగా dx dtకి mu m x సమానము అని చెప్పవచ్చు మనము ఇంతకు ముందు విశ్లేషణలో కూడా ఇలానే ఊహించాము కానీ ఇక్కడ మనము చాలా నమ్మకంగా చెప్పవచ్చు ఇది MU m రెట్లు x అని ఇదే మాక్సిమం స్పెసిఫిక్ గ్రోత్ రేట్ ఇప్పుడు రెండో కండిషన్ ఒకవేళ s అనేది Ks కు దాదాపుగా సమానం అయితే అప్పుడు మనం పై ఉజ్జాయింపుగా తీసుకున్న దానిని ఉపయోగించలేం ఒకవేళ S ≈KS ఇక్కడ మీరు K s ప్లస్ Sని S ఒక్క దానితో భర్తీచేయవచ్చని చెప్పకూడదు ఎందుకంటే ఈ రెండూ పోల్చదగ్గవి ఈ కేసు చాలా అసాధారణమైనది ఒక బ్యాచ్ బయోరియాక్టర్ విషయంలో కొన్ని కీలకమైనవి జరుగుతాయి కానీ అసాధారణ మైన సబ్ స్ట్రేట్ దానిని లిమిటింగ్ చేస్తుంది లేకపోతే అక్కడ పరిస్థతి వాస్తవంగా జరిగినప్పుడు స్టేబుల్ ఫేస్ చేరి ఉండేది ఇదే ఇక్కడ మీరు గమనినంచాల్సింది బ్యాచ్ లో సాధారణంగా ఉండాల్సిన సబ్ స్ట్రేట్ కలిగి ఉన్నారా లేదా అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలి కానీ ఇది ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది ఇది నిరంతర బయోరియాక్టర్ విశ్లేషణలో కూడా గొప్ప ఔచిత్యాన్ని కలిగి ఉంటుంది అందువల్ల మనం ఇక్కడ దీనిని చూడటం ప్రారంభిద్దాం అక్కడ కొంత అప్లికేషన్ ఉంటుంది మరియు తరువాత కంటిన్యూయస్ కేస్ కొరకు తీసుకోవడం కూడా కాస్తంత తేలికఅవుతుంది ఇక్కడ మనం x మరియు s అనే రెండు పరిమాణాలు ఉన్నాయి ఇవి డిఫరెన్షియల్ సమీకరణంలో సమయాన్ని బట్టి మారతాయి అయితే కేవలం ఒకే ఒక డిపెండెంట్ వేరియబుల్ ఉంటేనే ఇది ఆమోదయోగ్యం x లేదా s ఉండాలి రెండూ లేకపోతే అది ఇక్కడ కష్టం అవుతుంది కాబట్టి మీరు x అనే దాని పరంగా ఒక దానిని మార్చగలగాలి మనం x ని చూస్తున్నందున మనం x గురించి అంతా ఉంది కాబట్టి s ని x పరంగా వ్యక్తీకరించగలిగితే ఈ సమీకరణాన్ని మనం పరిష్కరించవచ్చు ఎలా చేస్తాం దానికి సంబంధించిన కొన్ని ఆలోచనలు ఇవి మాడ్యూల్ 2లో మనం ఇంతకు ముందు చూసిన కొన్ని అంశాలకు ఇవి సంబంధించినవి మనం లెక్చర్ ప్రారంభంలో దేని గురించి తీసుకున్నామో దేనిని ఈల్డ్ కోఎఫెషెంట్గా నిర్వచించామో అది సెల్ కాన్సంట్రేషన్కు మరియు సబ్ స్ట్రేట్ గాఢతకు సంబంధించినది Y x s సబ్ స్ట్రేట్కు సంబంధించిన కణాల యొక్క ఈల్డ్ అనేది సబ్ స్ట్రేట్ ని వినియోగించుకుని ఉత్పతయ్యే కణాల సంఖ్యే అది మనం ఇక్కడ నిర్వచించిన విలువల పరంగా తీసుకున్నదని మనకు తెలుసు x మైనస్ x నాట్ అనేది సెల్స్ మొత్తం సబ్ స్ట్రేట్ కాన్సంట్రేషన్ ను వినియోగించుకుని ఉత్పత్తి అయిన సెల్ కాన్సంట్రేషన్ YxSamountofcellsproducedamountofsubstrateconsumedx x0S0 S మరియు గాఢత అనేది యూనిట్ వాల్యూం యొక్క మొత్తం మనం ఒకదాని తర్వాత ఒకటి భాగిస్తాం అప్పు డు వాల్యూం ఒకేవిధంగా ఉంటుంది కనుక మీరు వాల్యూంలను రద్దు చేయవచ్చు అందువల్ల వినియోగించబడ్డ సబ్ స్ట్రేట్ మొత్తం ద్వారా ఉత్పత్తి అయ్యే టోటల్ సెల్స్ కాన్సంట్రేషన్ న్యూమరేటర్ మరియు డిమామినేటర్ రెండింటిపై కాన్సంట్రేషన్ ద్వారా భర్తీ చేయవచ్చు మరియు మనం ఒకే ఈల్డ్ కోఎఫిషెంట్ ను కలిగి ఉంటాం మనము చేసిన ది అదే మనం ఎంపిక చేసుకున్న విధంగా Y xs అనేది ఒక కాన్స్టాంట్ ఇది విభిన్న పరిస్థితుల్లో ఒక మంచి ఊహజనితం అలా అయితే ఈల్డ్ కోఎఫిషెంట్ sను x పరిభాషలో రాయవచ్చు S0 అనేది కాన్స్టాంట్ S0 అనేది సాధారణంగా తెలిసిన సబ్ స్ట్రేట్ గాఢత అదే విధంగా x0 అనేది ప్రాథమిక సెల్ కాన్సంట్రేషన్ ఇక్కడ ల్యాగ్ ఫేజ్లో పెద్దగా మార్పులేదని మనం ఊహించుకున్నాం అందువల్ల మనం వాస్తవానికి x మరియు x s సంబంధించిన వేరియబుల్స్ పై ఆసక్తి కనబరుస్తాం అందువల్ల s దీనిని సమం చేస్తుంది SS0 x x0YxS అందువల్ల Sకు ప్రత్యామ్నాయంగా మారిన తరువాత డిఫరెన్షియల్ డెరివేటివ్ dxdtmS0 x x0YxSKSS0 x x0YxSx విడతల వారీగా పరిష్కారం చూపించడానికి చాలా సమయం పడుతుంది ముఖ్యంగా ఈ కోర్సు మొత్తం 10 గంటల్లో పూర్తి కావాలి మొత్తం ఆల్ జీబ్రాను చూపించడానికి 45 నిమిషాలు పడుతుంది కాబట్టి మీకు గణితంపై ఆసక్తి ఉండి చేయగలిగితే ఒక అరగంట పని చేయాలని నేను సూచిస్తున్నాను గణితం బాగా వచ్చి ఉంటే దానికి మించి ఎక్కువ సమయం తీసుకోరు దీని పరిష్కారానికి మీకు ఇంటిగ్రల్ టేబుల్ కూడా అవసరం కావొచ్చు అందరికీ తెలిసిన సమాధానాలను మీరు మళ్లీ తీసుకురావాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిన కొన్ని సమాధానాలను ఇంటిగ్రల్ టేబుల్ నుంచి మీరు తీసుకోవచ్చు ఇక్కడ నేను తుది పరిష్కారాన్ని మీకు ఇవ్వబోతున్నాను మీరు దానిని తీసుకురావాల్సి ఉంటుంది మీకు సందేహాస్పదంగా ఉన్నా ఫర్వాలేదు ముందుకు వెళ్లండి పరిష్కరించండి మిమ్మల్ని మీరు ఒప్పించండి అదే దీనికి పరిష్కారం బ్యాచ్ మొదలైనప్పటి నుంచి బ్యాచ్ కొంత సెల్ కాన్సంట్రేషన్కు వెళ్లడానికి పట్టే మొత్తం సమయం x ని ఇలా ఇస్తాం t1mαln xx0 βln YxSS0x0 xYxSS0 t0 where αKSYxSYxSS0x0YxSS0x0 βKSYxSYxSS0x0 దీనిని మీకు నిరూపించడానికి చాలా సమయం పడుతుంది మీకు గణితంలో పట్టు ఉండి ఆసక్తి ఉంటే దయచేసి ముందుకు వెళ్ళి పరిష్కారాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని మీరు ఒప్పింపచేసుకోండి ఈ ఉపన్యాసం ముగించడానికి ఇది మంచి సమయం అని నేను అనుకుంటున్నాను తరువాత మనం కలిసినప్పుడు కేటాయించిన సమస్యను నేను పరిష్కరిస్తాను కానీ దయచేసి దానిని పరిష్కరించడానికి అన్ని ప్రయత్నాలు చేయండి మీరు సమస్య పరిష్కారా నికి కావాల్సిన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి ఈ విధానాన్ని కొంత కాలం పాటిస్తే ఆ తర్వాత మీరు సంక్లిష్ట సమస్యలను పరిష్కరించగలుగుతారు తెలుగు కీ వర్డ్స్ బయో రియాక్టర్ కణం సెల్ కాన్సంట్రేషన్ ఇంటిగ్రల్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆల్జీబ్రా గణిత సమీకరణాలు నమూనాలు ఫేజ్ స్టేషనరీ ఫేజ్ ల్యాగ్ ఫేజ్ లాగ్ ఫేజ్ డెత్ ఫేజ్ గ్లూకోజ్ లాక్టోజ్